దీనిని ఇప్పుడు మీరు తీసుకుంటే ఇది 2 టర్మ్ అది వాస్తవానికి వర్గ సమీకరణం ఈ సమీకరణానికి నేను మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను ఉదాహరణకు m 2 అంటే PLossi12j12PgiBijPgj కాబట్టిPLossPg1B11Pg1Pg1B12Pg2Pg2B21Pg1Pg2B22Pg2Pg12B11B12Pg1Pg2B21Pg1Pg2B22Pg22 మరియు B12 B21 సమానం గా ఉంటే అప్పుడు PLossPg12B112B21Pg1Pg2B22Pg22అవుతుంది ఇప్పుడు మీరు Pg1 దృష్ట్యా ఉత్పన్నం తీసుకుంటే2Pg1B112B12Pg2 టర్మ్ ఉంటుంది వాస్తవానికి అది వర్గ సమీకరణం దీనిని విస్తరించి ఉత్పన్నం తీసుకుంటే అప్పుడు dPLossdPgi2j1mBijPgj వస్తుంది ఉత్పన్నం చేయడం వలన ఒక Σ మాత్రమే ఉంది కాబట్టి ఈ 2Pg1B112B12Pg2 సమీకరణంdPLossdPgi2j1mBijPgj గా మారింది ఈ సమీకరణాలు చేస్తున్నప్పుడు మీరు నా ముందు ఉంటే ఏ దైనా చిన్న వ్రాత లోపం ఉంటే బ్లాక్ బోర్డ్లోనే సరిదిద్దవచ్చు కాని ఇక్కడ ఎవరూ లేరు ఇది 55 మరియు 56 వ సమీకరణం dPLossdPgi ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ సమీకరణంbi2diPgi2λj1mBijPgjλ అవుతుంది ఇది bi2diPgi2λBiiPgi2λj1 j≠imBijPgjλ కు సమానం అప్పుడు ఈ సమీకరణం నుండి మీరు 𝜆 రాయచ్చు ఈ సమీకరణం నుండి మీరు Pgiλ bi 2λj1 j≠imBijPgj2diλBiiరాయచ్చు ఇది 57 వ సమీకరణం kth పునరుక్తి వద్ద ఈ 57 వ సమీకరణం ను PgiK bi 2Kj1 j≠imBijPgj 2diKBii అని వ్యక్తీకరించవచ్చు ఇది Pgi ఇది 58 వ సమీకరణం దీనికి సమ్మేషన్ తీసుకుంటేi1mPgiPLPLoss మొత్తం జనరేషన్ లోడ్ మరియు లాస్ ను కలిగి ఉంటుంది 58 వ సమీకరణం ను 59వ సమీకరణం లో సబ్స్టిట్యూట్ చేస్తే i1mK bi 2Kj1 j≠imBijPgjK 2diKBiiPLPLossK వస్తుంది వాస్తవానికి ఈ మొత్తం f యొక్క ఫంక్షన్ ఎందుకంటే ఇంతకు ముందు మనం చూసాం f PLPLossK అంటే మనకు dfdλ అవసరం మనం పునరుక్తి గా పరిష్కరించాలి కనుక ఈ మొత్తాని కి ఉత్పన్నం తీసుకోవాలి అంటే అదే విధంగా ఇది కూడా f PL PLossK ఇది 61 వ సమీకరణం మీరు దీనిని అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను అది గణితం కొంచెం మీరు అర్థం చేసుకోవాలి నేను సంఖ్యాపరమైన వి తీసుకున్నప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఆపరేటింగ్ పాయింట్ వద్ద ముందు లాగా టేలర్ సీరీస్ లో విస్తరించండి అంటే fKdfdλKPLPLossK మరియు Pgdfdλ అని కూడా చూసాం Pgi1mdPgidλ ఈ సమీకరణం మీరు చూస్తే ప్రాథమికం గా మొత్తం Pgi వ్యక్తీకరణ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము కాబట్టి దీని అర్థం PgPLPLossK fK అనేది మొత్తం జనరేషన్ యొక్క ఫంక్షన్ ప్రతి పునరుక్తి లో జనరేషన్ మారుతుంది లోడ్ స్థిరం గా ఉంటుంది అయితే లాస్ మారుతుంది ఎందుకంటే లాస్ జనరేషన్ యొక్క ఫంక్షన్ అంటే loadloss fK fK kth పునరుక్తి వద్ద మొత్తం జనరేషన్ యొక్క సమ్మేషన్ kth పునరుక్తి వద్ద లాస్ మారుతోంది కానీ మొత్తం లోడ్ స్థిరం గా ఉంటుంది అందువలనi1mdPgidλ అంటే దృష్ట్యా ఈ సమీకరణం యొక్క ఉత్పన్నం చేస్తే i1mdPgidλi1mdiBiibi 2dij1 j≠imBijPgj 2diKBii2 వస్తుంది

నేను దీనికి ఉత్పన్నం వ్రాస్తే మరొక 2 పేజీ లు పడుతుంది కనుక నేను దాని ని చేయను ఇది 64 వ సమీకరణం 63 వ సమీకరణం నుండి Pg తెలుసు మరియు 64 వ సమీకరణం నుండి ఇది తెలుసు కాబట్టి ప్రతి పునరుక్తి లో మీరు సులభం గా Δ𝜆 లెక్కించవచ్చు అందువలన K1Δఇది 65 వ సమీకరణం 63 వ సమీకరణం ను PgPLPLossK i1mPgi గా రాయచ్చు ఇది 66 వ సమీకరణం ఈ ప్రక్రియ సమ్మేషన్ యొక్క సంపూర్ణ వ్యత్యాసం వచ్చేవరకు కొనసాగుతుంది ⎸Pg⎸ 𝛆 అయినప్పుడు పరిష్కారం అభిసరణం అవుతుంది లాస్ తో మరియు లాస్ లేకుండా మనం λ ను పునరుక్తి గా నిర్ణయించాలి లాస్ పరిగణించనప్పుడు విషయం సులభం అనిపిస్తుంది లాస్ తీసుకున్నప్పుడు మరికొన్ని టర్మ్స్ చేర్చబడతాయి అది లాస్ టర్మ్ ఎటువంటి గందరగోళం ఉండ కూడదు ఇప్పుడు ఉజ్జాయింపు లాస్ సూత్రం PLossi1mBiiPgi2 ఇలా ఇవ్వబడిందని అనుకుందాం ఇది 67 వ సమీకరణం అంటే Bij0 0 ఉపయోగించాం కాబట్టి Bij లేదు Biiమాత్రమే ఉంది అప్పుడు 58 వ సమీకరణం లో Bij0 0 సబ్స్టిట్యూట్ చేస్తే kth పునరుక్తి వద్ద Pgi bi2diBii ఇది 68 వ సమీకరణం 64 వ సమీకరణం లో Bij టర్మ్ ఉండదు అప్పుడు i1mdPgidλi1mdiBiibi2diKBii2 అవుతుంది ఇది 69 వ సమీకరణం ఈ విధంగా మీరు విలువ లు పునరుక్తి గా కనుగొనవచ్చు దీని పై ఒక ఉదాహరణ తీసుకుందాం మూడు థర్మల్ ప్లాంట్స్ యొక్క ఇంధన వ్యయం ఫంక్షన్ Rshr లో C150041 Pg10 15 Pg12 C240044Pg20 1 Pg22 C330040Pg30 18 Pg32 అని ఇచ్చారు లైన్ లాసెస్ మరియు జనరేటర్ పరిమితులను నిర్లక్ష్యం చేసి గ్రేడియంట్ పద్ధతి ని ఉపయోగించి పునరుక్తి ప్రక్రియ ద్వారా సరైన పంపకం మరియు మొత్తం ఇంధన వ్యయాన్ని కనుగొనండి మొత్తం లోడ్ 850 MW ఈ సమాచారం ఉపయోగించి a1 500 b1 41 d1 0 15 a2 400 b2 44 d2 0 10 a3 300 b3 40 d3 0 18 43 వ సమీకరణాన్ని ఉపయోగించి PgiK bi2di ఇవ్వబడుతుంది ప్రారంభ విలువ ను ఊహించుకోండి 150 జెనరేటింగ్generating ఉత్పత్తి లక్షణాలు C1C2C3 ల కు bi మరియు di మీకు తెలుసు అందువలన 150 ప్రారంభ విలువ ను ఉపయోగించి మొదటి పునరుక్తి లో Pg1Pg2Pg3లను లెక్కించండి ఆ సందర్భం లో Pg150 412×0

1827 77 MW ఇప్పుడు అసమతుల్యత ను కనుగొనాలి Pgi అంటే మొత్తం లోడ్ మొత్తం జనరేషన్ ఇది సూత్రం కాబట్టి మొదటి పునరుక్తి k 1 లో Pg850 303027 77762 23 MW ఇది పెద్ద వ్యత్యాసం కనుక తర్వాతి పునరుక్తి కి వెళ్ళాలి 52 వ సమీకరణం నుండి Pgi1m12diPgi1312di k 1 అయినప్పుడు Pgi12d112d212d3 d1 d2 d3 విలువ లు తెలుసు మరియు దీని నుండి Pg1విలువ తెలుస్తుంది కనుక Δλ లెక్కించవచ్చు ఈ సందర్భం లో Pgi12d112d212d3762

1868 007 అందువలన రెండవ పునరుక్తి లో Δ5068 007 118 6007 ఈ విలువ తో మీరు Pg1 Pg2 మరియు Pg3 మళ్ళీ లెక్కించండి ఈ స్థితి లో Pg1118 669 MW అదే విధంగా Pg2 రెండవ పునరుక్తి వద్ద ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే Pg2118 10373 0035 MW లభిస్తుంది Pg3118 335 MW Pg850 258 669373 0035218 335 0 0075 0075 యొక్క సంపూర్ణం తీసుకుంటే 0 0075 అవుతుంది ఇది చాలా చాలా చిన్నది రెండవ పునరుక్తి తర్వాత పరిష్కారం అభిసరణం అయ్యింది అందువలన సరైన పరిష్కారం Pg1258 669 MW Pg2373 6007 RsMWhr అందువలన మొత్తం CT C1 C2 C3 500 41 x 258 669 0 15 x 258 6692 400 44 x 373 10 x 373 00352 300 40 x 218 18 x 218 3352 69481 Rshr ఇప్పుడు మనం అదే ఉదాహరణ కు జనరేటర్ పరిమితి ని125 ≤ Pg1 ≤ 300 175 ≤ Pg2 ≤ 350 మరియు 100 ≤ Pg3 ≤ 300 తీసుకుందాం గ్రేడియంట్ పద్ధతి ని ఉపయోగించి పునరుక్తి ప్రక్రియ ద్వారా సరైన పంపకం నిర్ణయించాలి అదే ఉదాహరణ అదే సమాచారం కానీ ఈ పరిమితి ని తీసుకుంటాము ఫలితం లో ఏ మార్పు వస్తుందో మీరు చూస్తారు ఉదాహరణ 5 లో రెండవ పునరుక్తి తరువాత Pg1 258 335 MW వచ్చాయి మీరు గమనిస్తే Pg2 దిగువ పరిమితి 175 ఎగువ పరిమితి 350ఇక్కడ Pg2 373 కనుక మనం ఈ విలువ ను తీసుకోలేము ఈ పరిమితి విలువ 350 MW ను మాత్రమే తీసుకోవాలి అంటే ఈ యూనిట్ దాని ఎగువ పరిమితి Pg2 వద్ద స్థిరం గా ఉంటుంది Pg2 350 MW గా తీసుకుంటాము దీన్ని తీసుకో లేరు దాని అర్థం ఈ జనరేటర్ 1 మరియు జెనరేటర్ 2 పనిచేస్తూ ఉంటాయి ఎందుకంటే వాటి పరిమితులు ఉల్లంఘించబడలేదు మీరు అలా చేస్తే ఈ రెండవ పునరుక్తి తర్వాత కొత్త Pg 850 258 669 350 218 335 23 MW ఇప్పుడు మనం Pg2 373 తీసుకోము ఎందుకంటే ఇది పరిమితి ని ఉల్లంఘిస్తున్నందున 350 మాత్రమే తీసుకుంటాము కాబట్టి ఆ సందర్భం లో Pg223 MW 52 వ సమీకరణం నుండి 2312×0 అందువలన Δ118 763122 3637 దాని అర్థం ఈ తో మూడవ పునరుక్తి లో మీరు Pg1 Pg2Pg3 లెక్కించండి Pg1122 21 MW దీని గరిష్ట పరిమితి 300 కాబట్టి పరిమితి ని చేరలేదు Pg2 350 MW వద్ద స్థిరం గా ఉంది దాని పరిమితి ని చేరినందున అది మారదు మరియు Pg3122 79 MW దీని గరిష్టం 300 ఇప్పుడు మీరు Pg3 లెక్కిస్తే Pg3850 271 21350228 0 మూడవ పునరుక్తి వద్ద Pg3 0 అవుతోంది దాని అర్థం పరిష్కారం సంపూర్ణంగా అభిసరణం అయ్యింది కనుక మూడవ పునరుక్తి తర్వాత Pg30 0 మరియు సమానత్వ నిబంధన నెరవేరిందిPg1271 21 MW Pg2350 MW Pg3228 3637 RsMWhr మీరు ఇక్కడ చూడండి నేను చాలా లెక్కలు చేసాను వీటిలో మీకు ఏదైనా ఎక్కడైనా తప్పు కనపడితే నాకు తెలియజేయండి నేను దాని ని సరిదిద్దుతాను అందుకే దీనిని వినేటప్పుడు మీ సహకారం అవసరమని నేను మీకు చెప్తున్నాను తరువాత మనం మరొక ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు ఉదాహరణ 4 ను పవర్ లాస్ వ్యక్తీకరణ తో పరిగణించండి ఉదాహరణ 4 లోని అదే సమాచారం తీసుకోండి లాస్ వ్యక్తీకరణ PLoss0 00008 Pg22 తీసుకోండి B11 మరియు B22 ఈ B గుణకం ఇతర విషయాలు ఈ ఆర్థిక లోడ్ పంపకం ముగిసిన తర్వాత చివరి లో మీకు చెప్తాను పరిష్కారం ఈ IC1 IC2 రెండూ సమానమ ని మనం ముందే చూసాము మరియు PL 370 MW తీసుకున్నాము అదే లోడ్ అదే సమాచారం అంటే b141 మరియు d10 175 ఎందుకంటే మీరు ఉత్పన్నం తీసుకున్నప్పుడు వాస్తవానికి ఇది b12d1 ఇది b22d2 కాబట్టి 2d1 0 35 ఇక్కడ కూడా 2d2 0 35 అందుకే d10 అదే విధంగా d20 ఇప్పుడు ఈ లాస్ వ్యక్తీకరణ d10 175 ఇవ్వబడింది B11 0 0005 మరియు B22 0 68 వ సమీకరణం నుండి Pgi bi2diBii కాబట్టి ఈ సందర్భం లో మీరు 𝜆 యొక్క కొన్ని ప్రారంభ విలువల తో ప్రారంభించాలి 60 ప్రారంభ విలువ ను తీసుకోండి ఈ ప్రారంభ విలువ ను ఈ 68 వ వ్యక్తీకరణ లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు Pg160 4120 00005 53 37MW లభిస్తుంది అదే విధంగా Pg260 4120 0000852 83 MW తరువాత పవర్ లాస్ వ్యక్తీకరణ ఇచ్చారు Pg1 Pg2 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు PLoss 0 372 0 00008 x 52 832 0 3657 MW లభిస్తుంది తరువాత అసమతుల్యతను పరీక్షించండి అప్పుడు Pg13700 3657 23 1657 MW వస్తుంది వాస్తవానికి ఇది చాలా ఎక్కువ మనం తరువాత పునరుక్తి కి వెళ్ళాలి మరియు Δ 𝜆 కనుగొనాలి 69 వ సమీకరణం నుండి i1mdPgidλi1mdibiBii2diKBii2 ఇప్పుడు ఆ విలువలను ఉంచండి అలా చేస్తే i1mdPgidλd1b1B112d1KB112 d2b2B222d2KB222 మీకు తెలిసిన అన్ని విలువలను సబ్స్టిట్యూట్ చేయండి మీకు 5 551 లభిస్తుంది 62 వ సమీకరణం నుండి Pgi12dPgidλ264 16575 55147 59 అంటే Δ6047 59107 59 రెండవ పునరుక్తి కోసం ఈ విలువ Pg1 మరియు Pg2 వ్యక్తీకరణ లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు Pg1184 58 MW Pg2 181 34 MW లభిస్తుంది మరియు పవర్ లాస్ అదే వ్యక్తీకరణ వస్తుంది Pg1 Pg2 ఉంచితే మీకు 4 334 MW లభిస్తుంది